ప్రియమైన పాల్గొనేవారు 1 కు స్వాగతం ఈ మాడ్యూల్లో మనం నోరు అలాగే చిరునవ్వుల సహాయంతో మన పరస్పర చర్యల సమయంలో తెలియజేసే వ్యక్తీకరణలను చూద్దాం వివిధ రకాల భావోద్వేగాలు మన నోటి సహాయంతో దాని యొక్క వివిధ ఆకారాలతో పాటు చిరునవ్వులతో ఎలా కమ్యూనికేట్ చేయబడతాయో చూద్దాం ఆనందం నుండి దుఃఖం వరకు భయం నుండి అసహ్యం వరకు వివిధ రకాల భావోద్వేగాలు నోటి ఆకారాలు మరియు చిరునవ్వులతో కమ్యూనికేట్ చేయబడింది ముఖ కవళికల యొక్క మన వివరణలో మనకు ఎప్పుడూ అధికారిక శిక్షణ ఇవ్వబడలేదని తెలుస్తోంది అయినప్పటికీ ఇది మన సాంస్కృతిక మరియు సాంఘిక కండిషనింగ్ కారణంగా ఉందా లేదా అది మన పరిణామ ప్రక్రియల వల్ల జరిగిందా చాలా సార్లు మనం ఏదైనా ముఖాముఖి పరిస్థితుల్లో మన ముఖ సహాయంతో సంభాషించగలుగుతాము మన ముఖం అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటి మరియు ముఖ్యంగా మన సంవత్సరాల వ్యాపారంలో మన వృత్తిపరమైన కట్టుబాట్ల సమయంలో మనం చాలా మాట్లాడవలసిన పరిస్థితులలో తరచుగా మనం ఇతర వ్యక్తుల ముఖ కవళికలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అదే సమయంలో మన సామాజిక పరస్పర చర్య యొక్క మరొక అంశం ఏమిటంటే పదాల సహాయంతో కమ్యూనికేట్ చేయబడిన విషయం కంటే చాలా మంది ముఖ కవళికలను ఎక్కువగా నమ్ముతారు మన ముఖానికి కళ్ళు మరియు నోరు ఉన్నాయి ఇవి మానవ శరీరంలో అత్యంత సంభాషించే అవయవాలు మేము కళ్ళ ద్వారా సంభాషణను చూశాము మన కళ్ళు వివిధ స్థాయిల భావాలను మరియు భావోద్వేగాలను సంభాషించే విధానం మరియు వాటి వివరణలో సాంస్కృతిక వైవిధ్యాలు ఎలా ఉన్నాయో చూశాం ఈ రోజు మనం నోటి యొక్క స్థానం మరియు ఒక చిరునవ్వును చూద్దాం మన భావోద్వేగాల సంభాషణలో నోరు ప్రధాన పాత్ర పోషిస్తుంది మన నోరు తీసుకునే ఆకారాలకు మన దంతాలు మరియు నాలుక మద్దతు ఇస్తాయి మనం నోటి సహాయంతో నిర్వహించే సాధారణ కార్యకలాపాలు ఆసక్తికరంగా ఉందని మీరు కనుగొంటారు ఉదాహరణకు ఇతరులతో మాట్లాడడం వాస్తవం అదే సమయంలో తింటూ మాట్లాడటం వ్యక్తిత్వం నేపథ్యం మొదలైనవి కమ్యూనికేట్ చేస్తాయి మరియు ఇతర వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఆధారాలు అదే సమయంలో మనం చిరునవ్వులను అర్థం చేసుకుంటాము అదే సమయంలో చిరునవ్వులు లేనట్లయితే మనం కూడా స్పృహలోకి వస్తాము కాబట్టి మన భావోద్వేగాలు మరియు వ్యక్తిత్వ రకాలను కమ్యూనికేట్ చేయడానికి మన చిరునవ్వుల ఉనికి మరియు లేకపోవడం కూడా ముఖ్యం నోటి ఆకారం సాధారణంగా మూల్యాంకన హావభావాలను తెలియజేస్తుంది తరువాత మనం వేలు కదలికలను అలాగే చేతి సంజ్ఞలను చూసినప్పుడు చేతులు మరియు వేళ్లు మరియు అవి మన ముఖం యొక్క వివిధ భాగాలపై ఉంచడం మొదట సంభాషించిన అర్థాన్ని ఎలా మారుస్తుందో చూస్తాము అయినప్పటికీ చేతులు మరియు వేళ్లు లేకుండా కూడా మన నోరు కొన్ని ఆలోచనలను తెలియజేస్తుందని మనం కనుగొంటాము ఏదైనా సంభాషణ సమయంలో ఆఫ్లైన్లో ఉన్నా మన నోరు తీసుకునే ఆకారాలు ముఖ్యమైన గుర్తులు ముఖాముఖి సంభాషణలో మనం వేర్వేరు ఆధారాల ఆధారంగా అర్థాలను తయారు చేస్తాము నిర్ణయం తీసుకునే ముందు మరియు ఇది నోటి ఆకారాల సహాయంతో సంభాషించబడిన వ్యక్తీకరణల గురించి మన అవగాహనను అధికారికంగా మరియు శబ్దీకరించడానికి ముందు మేము చర్చలు జరపగల సమయాన్ని మాకు ఇవ్వండి మరియు ఇతరులను ఒప్పించడానికి ఇంకా కొంత ఆవకాశం ఉందని అవతలి వ్యక్తి ఖచ్చితంగా చెప్పలేదు మన పెదవుల సహాయంతో తరచుగా సంభాషించబడే మొదటి వ్యక్తీకరణ పర్స్డ్ పెదవులు ఇది ఒక మూల్యాంకన సంజ్ఞ తరచుగా ఇది అసమ్మతిని లేదా అణచివేయబడుతున్న కోపాన్ని చూపుతుంది ఇది కోపం కాకపోయినా కొన్ని రకాల అసమ్మతి సాధారణంగా సంభాషించబడుతుందని మీరు కనుగొంటారు కొన్నిసార్లు ముఖ్యంగా చేతి మరియు వేళ్ల యొక్క ఇతర హావభావాలకు తగ్గట్లుగా ఇది సమాచారాన్ని హెడ్జింగ్ చేస్తుంది తద్వారా మీరు అకస్మాత్తుగా మీకుమీరే కట్టుబడి ఉండరు కాబట్టి పర్స్డ్ సహాయంతో సూచించబడతాయి లింగ ప్రవర్తనపై అవగాహనకు సంబంధించినంతవరకు విభిన్న సంస్కృతుల సంబంధం వివిధ స్థాయిలలో ఉంటాయి అనేక సంస్కృతులలో ఈ పౌటింగ్ ప్రవర్తన యువతులకు సరైనదిగా మరియు యువకులకు సరికానిది పరిగణించబడుతుంది పుకెర్డ్ ముఖ్యంగా పై పెదవి దిగువ పెదవిపై పొడుచుకు వచ్చినప్పుడు మనం దానిని కొరుకు కోకపోయినా అది చర్య సమయంలో ఒక వ్యక్తి పట్టుబడిందా లేదా అనే అపరాధ భావనను సూచిస్తుంది మరోవైపు దిగువ పెదవి పై పెదవిపై పొడుచుకు వచ్చినట్లయితే ఇది పదాల సహాయంతో వ్యక్తీకరించడానికి ఇష్టపడని అనిశ్చితి లేదా సందిగ్ధ భావనను సూచిస్తుంది దిగువ పెదవి ఒక పౌట్లో తెలియజేస్తాయి

చదునైన పెదవులు వీటిని లిప్ ప్రెస్ సంభవిస్తుంది కాబట్టి నోటి యొక్క ఈ ప్రత్యేకమైన ఆకారం ఒక వ్యక్తి తన మనస్సులో జరుగుతున్న ఏదో విషయాన్నిమాట్లాడటానికి ఇష్టపడదని సూచిస్తుంది అప్పుడు అది ఏకకాలంలో నిరాకరణ బాధ లేదా నిరాశ యొక్క భయాన్ని తెలియజేస్తుంది ఆమె తన యొక్క పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని లేదా అదే సమయంలో వ్యక్తి చాలా బాధపడుతున్నాడని ఆ వ్యక్తి భయపడతాడు ఈ అనుభూతిని వినిపించడానికి ఆమెకు మాటలు లేవు తరచుగా ఈ అసమ్మతి మరియు బాధ యొక్క భావన సంభాషణ సమయంలో ఎదుటి వ్యక్తి వైపు కాకుండా తన వైపుకు మళ్ళించబడిందని మేము కనుగొన్నాము నోటి యొక్క ఈ ప్రత్యేక స్థానం మన సంభాషణల సమయంలో ఒక వ్యక్తి లోపల జరిగే మానసిక అల్లకల్లోలం గురించి కూడా చాలా చెబుతుంది పెదాలను కొరుకుట లేదా పెదవులను నమలడం కూడా భయాన్ని సూచిస్తుంది ఇది మన వ్యక్తిత్వంలో అంతర్లీనంగా ఉన్న ఆందోళన యొక్క భావం మరియు అదే సమయంలో ఇచ్చిన పరిస్థితిలో నిర్ణయాత్మకత లేకపోవడం ఇచ్చిన పరిస్థితిలో సౌకర్యం లేకపోవడం అని కూడా దీనిని అర్థం చేసుకోవచ్చు పెదవులపై మధ్యలో లేదా ప్రక్కన కొరకడం ఆందోళనను సూచిస్తుంది ఈ చర్యలో కింది పెదవిని తరచుగా కొరకడం కనిపిస్తుంది కొన్నిసార్లు ఇది ప్రజలలో ఒక అలవాటు చర్య అవుతుంది మరియు ఇది ఒక అలవాటు చర్య అయిన వ్యక్తులపై ఈ ప్రత్యేకమైన సంజ్ఞ వారిచే సూచించబడే పరిస్థితులను మనం దాదాపు ఊహించవచ్చు వారు తరచూ దీన్ని ఊహించదగిన రీతిలో పునరావృతం చేస్తారు కొన్ని సందర్భాలలో ఇది ఓదార్పునిచ్చే సంజ్ఞ అని మేము కనుగొన్నాము ఎందుకంటే పెదవులపై కొరికే వ్యక్తి అంతర్లీన ఆందోళనకు కొంతవరకు విడుదల ఇవ్వగలడు మరియు తరువాతి దశ సంభాషణ లేదా ఆలోచన ప్రక్రియ కాబట్టి కొంచెం ఎక్కువ నమ్మకంగా ఉంటుంది అదేవిధంగా ఒకరి పెదవులపై కొరుకుట లేదా పెదవిని నమలడం ఆ వ్యక్తి నిర్లక్ష్యమైన ప్యానెల్లో లేదా పాక్షికంగా కూడా ఉండవచ్చని ఇది సూచిస్తుంది ఏదేమైనా ఈ ప్రత్యేకమైన చర్య వ్యక్తిలో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయని బహిరంగంగా సూచించదని మీరు కనుగొంటారు మరియు ఈ రిజర్వేషన్లు ఇతర వ్యక్తీకరణలు సూక్ష్మ వ్యక్తీకరణలు మరియు తరువాత అనుసరించే పదాల సహాయంతో అలంకరించబడతాయి నోటి యొక్క తరువాతి రకాన్ని మనం పీల్చుకునే పెదవులు లేదా మింగిన పెదవులు అంటారు ఎందుకంటే పెదాలను స్వయంగా మింగడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ప్రత్యేక చర్య సూచిస్తుంది కాబట్టి ఇది సాధారణంగా వ్యక్తి లోతైన ఆలోచనలో ఉండడాన్ని సూచిస్తుంది మరియు లోతైన ఆలోచన అనేది సృజనాత్మక ఆలోచన కాదు ఇది విమర్శనాత్మక ఆలోచన కాబట్టి ఇది విషయాలను చూసే మూల్యాంకన పద్ధతి మనం కంటెంట్ను ప్రతికూలమైనదాన్ని సూచిస్తుంది కొంతమంది వ్యక్తులలో ఇది ఒక అలవాటుగా మారుతుందని మరియు ఈ ప్రత్యేకమైన చర్య మానసికంగా ఆధారపడటం ఉందని మనం కనుగొంటాము ఈ చర్య యొక్క మానసిక ఆధారపడటం మరియు అతిగా చేయటం లోతైన సమస్యాత్మక మనస్సును సూచిస్తుంది దీనిని మరింత పరిశోధించాలి అదేవిధంగా నోరు తీసుకునే మరికొన్ని ఆసక్తికరమైన స్థానాలు ఉన్నాయని మేము కనుగొన్నాము ముఖ్యంగా ఆసక్తికరమైనది ఇది మనం సులభంగా అర్థం చేసుకోగలదని నేను అనుకుంటున్నాను ఇది కూడా ఒక ముఖ్యమైన సూక్ష్మ వ్యక్తీకరణగా పరిగణించబడుతుంది ఎందుకంటే నోటి మూలల్లో తరచుగా మెలికలు దాదాపుగా కనిపించని రీతిలో సంభవిస్తాయని మేము కనుగొన్నాము ఇది సంశ్లేషణ యొక్క నిష్క్రియాత్మక రూపం లేదా ఇతరులను అవిశ్వాసం పెట్టే భావాన్ని చూపుతుంది కానీ అదే సమయంలో ఇతర వ్యక్తి ఈ విరక్తిని ప్రదర్శించటానికి ఇష్టపడడు చాలా బహిరంగ పద్ధతిలో నమ్మకం లేదు అందువల్ల చాలా సందర్భాలలో మెలితిప్పినట్లు సుదీర్ఘకాలం జరగదని మనం తరచుగా కనుగొంటాము కొన్నిసార్లు ఇది అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల ప్రవర్తనతో ముడిపడి ఉంటుందని మేము కనుగొన్నాము కాని అబద్ధాలను అలవాటుగా లేని వారు మరియు ఈ చిన్న వెక్కిరింపులతో తమను తాము ఒక మార్గం చేసుకోవచ్చు ఎందుకంటే వారి మనస్సాక్షి ఈ చర్యను అంగీకరించకపోవచ్చు నోటి యొక్క ఈ ప్రత్యేకమైన కదలిక సమయంలో నోటి మూలలు పైకి తిరిగినట్లు మరియు నోటి యొక్క ఈ పై కదలిక ఆనందం యొక్క భావోద్వేగాలతో ముడిపడి ఉందని మేము కనుగొన్నాము ఇది నోటిపై ఆనందం లేదా వినోదం యొక్క చిరునవ్వు యొక్క ఆరంభం కావచ్చు కానీ అదే సమయంలో నోటి మూలలు వెంటనే క్రిందికి తిరగబడతాయని మరియు ఈ క్రింది దోషం ప్రతికూల భావోద్వేగాన్ని సూచిస్తుంది కాబట్టి వ్యక్తి యొక్క మనస్సులో వైరుధ్యం ఉన్నప్పుడల్లా మెలికలు తిరగడం జరుగుతుంది ఒక వ్యక్తి చేతులు లేదా కొన్ని వేళ్ల సహాయంతో నోటిని కప్పినప్పుడు సందేశాల యొక్క మరొక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది మరియు ఇది వివిధ రకాల భావోద్వేగ ప్రతిచర్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది నోటిని కప్పి ఉంచే ఈ ప్రత్యేక అంశం మన తదుపరి మాడ్యూళ్ళలో చేతి కదలికలు మరియు వేలు కదలికలను చూసినప్పుడు మేము పూర్తి చేస్తాము మనం చేపట్టబోయే తదుపరి ముఖ కవళికలు ఈ చిరునవ్వు మనందరికీ చిరునవ్వుల యొక్క ప్రాముఖ్యత తెలుసు ఇది సాధారణంగా మన భావోద్వేగాల యొక్క సానుకూల సూచనలతో ముడిపడి ఉంటుంది మన శరీరం ద్వారా సంభాషించగలిగే ఎన్నో భావోద్వేగాలు ఉంటే మన చిరునవ్వు అత్యంత వ్యాపించే దని మనం కనుగొంటే అది ఎల్లప్పుడూ సానుకూల చిరునవ్వు అందువల్ల దాదాపు అన్ని సంస్కృతులలో మనకు భిన్నమైన సామాజిక అవగాహన ఉంది నవ్వుతున్న ముఖం మరింత ఇష్టపడే బహిరంగ మరియు స్నేహపూర్వక మంచి ప్రాప్యత ప్రారంభించినది నవ్వుతున్న సంకేతాలను అర్థం చేసుకోవచ్చు చిరునవ్వు యొక్క పరిణామాలు మరియు వ్యక్తీకరణలు సార్వత్రికమైనవని అతను గమనించాడు 'నవ్వే ముఖం' సాధారణంగా స్నేహపూర్వకంగా పరిగణించబడుతుంది కానీ ఎప్పుడూ నవ్వని మీ ముఖం గురించి ఎలా కాబట్టి ముఖం మీద చిరునవ్వు లేకపోవడం తరచుగా ఒకింత అస్పష్టంగా ఉంటుంది అదే సమయంలో ఒక వ్యక్తి ఎక్కువగా నవ్వినప్పుడు అది కూడా ప్రతికూలంగా పరిగణించబడుతుంది ఖచ్చితంగా ఇది ఎటువంటి సానుకూల భావాలతో సంబంధం కలిగి ఉండదు మరియు ఇక్కడ నేను సాహిత్య అవగాహన నుండి చాలా నవ్వుతూ ఉన్న ఆ వ్యక్తులను కోట్ చేశాను మొదటిది గూడచారి థ్రిల్లర్లకు వ్యక్తం చేసింది కాని రెండవ చూపులో ఇదే కొనసాగింపు చిరునవ్వు ఒక వ్యక్తి పిరికిగా కనబడేలా చేస్తుంది కాబట్టి చిరునవ్వు దాని ఉనికి లేకపోవడం మరియు చాలా ఎక్కువ ఉనికిని మన పరస్పర చర్యలన్నీ గుర్తించాయి ఈ ప్రత్యేకమైన వీడియో చిరునవ్వుల యొక్క ప్రాముఖ్యత గురించి చాలా ఆసక్తికరమైన అంచనాను ఇస్తుంది మరియు సాధారణంగా అర్థం చేసుకున్న చిరునవ్వులను కూడా వివరిస్తుంది ప్రాథమిక కమ్యూనికేషన్ సిగ్నల్స్ చిరునవ్వు యొక్క ఉద్దేశం నేను బెదిరించని మరొక వ్యక్తికి చెప్పడం మరియు మిమ్మల్ని వ్యక్తిగత స్థాయిలో అంగీకరించమని వారిని అడగటం వాతావరణ రిపోర్టింగ్ క్లింట్ ఈస్ట్ వుడ్ వంటి ప్రబలమైన వ్యక్తులు ఎప్పుడూ క్రోధంగా లేదా దూకుడుగా ఎందుకు కనిపిస్తారో మరియు నిజంగా నవ్వుతూ కనిపిస్తున్నారని నవ్వు లేకపోవడం వివరిస్తుంది మనం సాధారణంగా చాలా విధాలుగా కనిపించాలనుకోవడం లేదు న్యాయస్థానాలలో శాస్త్రీయ పరిశోధన చిరునవ్వుతో క్షమాపణ చెప్పడం చిరునవ్వు లేకుండా క్షమాపణతో తక్కువ జరిమానాను నమోదు చేస్తుందో లేదో చూపిస్తుంది చాలా మంది ప్రజలు నకిలీ చిరునవ్వు మరియు నిజమైన చిరునవ్వు మధ్య తేడాను స్పృహతో విభేదించగలరు మరియు మనలో చాలామందికి సంతృప్తికరంగా ఉంటుంది అది నిజమైన చిరునవ్వు లేదా అబద్ధం అనేదానితో సంబంధం లేకుండా మానసిక దృక్పథంలో కొన్ని సందర్భాల్లో చిరునవ్వు మరియు నవ్వు రక్షణాత్మక యంత్రాంగాలు అందువల్ల మీరు ప్రజలను మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలంటే ఒక నకిలీ చిరునవ్వును నిజమైనది నుండి వేరు చేయడం చాలా ముఖ్యం చిరునవ్వులు రెండు సెట్ల కండరాల ద్వారా నియంత్రించబడతాయి ఇవి జైగోమాటికస్ మేజర్స్ జైగోమాటికస్ మేజర్స్ చర్యలు స్పృహతో నియంత్రించబడతాయి మరో మాటలో చెప్పాలంటే మనం నకిలీ ఆనందం ఉత్పత్తి చేయడానికి తప్పుడు నోరును ఉపయోగిస్తాము స్నేహపూర్వకంగా లేదా అధీనంలో కనిపించడానికి ప్రయత్నిస్తాము కళ్ళ వద్ద ఆర్బిక్యులారిస్ ఓకులి స్వతంత్రంగా పనిచేసినప్పటికీ నిజమైన చిరునవ్వు యొక్క నిజమైన భావాలతో సమీక్షించండి ఒక ఆనందం చిరునవ్వు పెదాల మూలలు పైకి లాగడం మాత్రమే కాదు కళ్ళ చుట్టూ కండరాలు సంకోచించబడతాయి కాని ఆనందం కాని చిరునవ్వు కేవలం నవ్వే పెదవులు మాత్రమే చేతన మెదడు అంటే మనం జైగోమాటిక్ కనబడుతుంది మరియు స్మైల్ నిజమైనది మీరు దానిని చూడటానికి చేస్తారు అయినప్పటికీ చిరునవ్వు నిజమైనప్పుడు కనుబొమ్మ మరియు కంటి మూత యొక్క తాజా భాగం క్రిందికి కదులుతుంది మరియు అంతకు మించి కనుబొమ్మలు కొద్దిగా లోతుగా ఉంటాయి కళ్ళ పక్కన ముడతలు గీతలు కోసం చూస్తుంది ఆరు అత్యంత సాధారణ చిరునవ్వు రకాలు మొదటిది గట్టి పెదవి చిరునవ్వు పెదవులు ముఖం అంతటా సరళ రేఖను ఏర్పరుస్తాయి మరియు దంతాలు దాచబడతాయి ఇది స్మైలర్తో సందేశాన్ని పంపుతుంది రహస్య లేదా పెదవి పట్టుకున్న అభిప్రాయాలు లేదా మీతో భాగస్వామ్యం చేయబడనీ మధ్య వైఖరి కానీ గట్టి పెదవి చిరునవ్వు విజయవంతమైన వ్యాపారవేత్త లేదా కమ్యూనికేట్ యొక్క మ్యాగజైన్ మహిళలు విజయ సూత్రాల గురించి మాట్లాడే ధోరణిని కలిగి ఉంటారు కాని వారు ఎలా విజయం సాధించారనే దాని యొక్క ఖచ్చితమైన వివరాలను నిజంగా మారుతూ ఉంటాయి రెండవది వక్రీకృత చిరునవ్వు ఈ చిరునవ్వు ముఖం యొక్క ప్రతి వైపు వ్యతిరేక భావోద్వేగాలను చూపిస్తుంది కుడి మెదడు ఎడమ వైపు కనుబొమ్మను పెంచుతుంది ఎడమ జైగోమాటికస్ కండరాలు మరియు ఎడమ చెంపతో కలిసి ముఖం యొక్క ఎడమ వైపున ఒక రకమైన చిరునవ్వును ఉత్పత్తి చేస్తుంది అలాగే ఎడమ మెదడు కుడివైపున ఉన్న అదే కండరాలను క్రిందికి లాగుతుంది కుడి వైపున కోపంగా ఉంటుంది ముఖం యొక్క ప్రతి వైపు ప్రతిబింబించేలా వ్యక్తి 90 డిగ్రీల అనే సందేశాన్ని మాత్రమే పంపగలదు మూడవది డ్రాప్ దవడ చిరునవ్వు గెలవడానికి ఉపయోగిస్తాయి నాలుగవది పక్కకి చూస్తూ చిరునవ్వు పైకి చూస్తున్నచిరునవ్వు లేదా గట్టి పెదవి చిరునవ్వుతో చూస్తున్నప్పుడు మనం తిరస్కరించ బడుతాము నవ్వుతున్న వ్యక్తి సరదాగా మరియు కార్యదర్శిగా కనిపిస్తాడు ఈ చిరునవ్వు ప్రతిచోటా పురుషుల ఇష్టమైన దని చూపబడింది ఎందుకంటే ఒక స్త్రీ అతీంద్రియ భావాలను చూపినప్పుడు పురుషులు ఆడవారిని రక్షించాలని మరియు శ్రద్ధ వహించాలని కోరుకుంటారు ఐదవది నకిలీ చిరునవ్వు అన్ని కండరాలు కదులుతాయి బుగ్గలు పెరుగుతాయి కళ్ళు పైకి లేస్తాయి మరియు కనుబొమ్మలు కొంచెం లోతుగా ఉంటాయి చిరునవ్వు ఎప్పుడూ ఒక్క భావోద్వేగాన్నే వ్యక్తపరచదు ఇది చాలా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది మరియు మనం తరువాత చర్చిస్తాము అదే సమయంలో ఇది ఆసక్తికరంగా ఒక ముసుగు దీనిని ప్రజలు తరచుగా ప్రతికూల భావోద్వేగాలను దాచడానికి ధరిస్తారు ఒక చిరునవ్వులో నోటి చుట్టూ ఉండే కండరాలు మన బుగ్గలపై కండరాలు మరియు మన కళ్ళ చుట్టూ కండరాలు కూడా పాల్గొంటాయి ప్రజలు సాధారణంగా సంతోషంగా ఉన్నప్పుడు చిరునవ్వుతో ఉంటారు కాని నిజానికి సంతోషంగా లేకపోయినా చాలా త్వరగా మనమందరం మర్యాదపూర్వకంగా సాంఘిక చిరునవ్వులను ఇవ్వడం నేర్చుకున్నాం ఎందుకంటే నేను నవ్వుతున్నప్పుడు ముఖం మర్యాదగా పరిగణించబడుతుంది మరియు మన సామాజిక మరియు వృత్తిపరమైన పరస్పర చర్యల సమయంలో తరచుగా అవసరమని భావిస్తారు అందువల్ల నవ్వుతున్న ముఖం తప్పనిసరిగా ఒక నిర్దిష్ట మానసిక స్థితిని తెలియజేయదు ఉత్తమంగా మనం చెప్పేది చిరునవ్వు ఒక బహుళార్ధసాధక వ్యక్తీకరణ గురించి తెలుసు నవ్వుతున్న ముఖం ఆనందం యొక్క విశ్వ చిహ్నంగా ఉంటుంది కానీ అదే సమయంలో వృత్తి పరమైన ప్రపంచంలో మన చిరునవ్వును ముసుగుగా కూడా ఉపయోగించవచ్చని తెలుసుకోవాలి ఒక చిరునవ్వు వేర్వేరు అర్థాలను కమ్యూనికేట్ చేస్తుంది మరియు అదే సమయంలో కొన్ని సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి అవి మనం నవ్వే విధానం మరియు ఇతర వ్యక్తుల చిరునవ్వును అర్థం చేసుకునే విధానంతో కూడా సంబంధం కలిగి ఉంటాయి అలాగే మనం చిరునవ్వు కోరుకునే సందర్భాలు మరియు కోరుకోని సందర్భాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు జపాన్లో తన రచనలలో 5 సాధారణ రకాల చిరునవ్వులను జాబితా చేసాడు కాని తరువాత పరిశోధకులు మరికొన్ని రకాలను చేర్చారు అలన్ పీస్ నవ్వు ఇప్పుడు అలన్ పీస్ ప్రజలు ముఖ్యంగా సమాజంలోని మధ్యతరగతి వర్గాలు చాలా నవ్విస్తారని పీస్ వ్యాఖ్యానించారు అందువల్ల టెక్సాస్లో ప్రజలు ఇతర అమెరికన్ రాష్ట్రాల ప్రజల కంటే ఎక్కువగా చిరునవ్వుతో ఉన్నారని ఆయన అర్థం చేసుకున్నారు అందువల్ల జార్జ్ డబ్ల్యు బుష్ ముఖం మీద సాధారణంగా దాదాపు నిరంతరంగా కనిపించి కనిపించని ముద్రణకు ఈ పేరు ఇవ్వబడింది నా చర్చలలో నేను ఈ ప్రత్యేకమైన చిరునవ్వును వదిలివేస్తాను నేను అలన్ పీస్ చేత జాబితా చేయబడిన మొదటి 4 సాధారణ రకాల చిరునవ్వులను తీసుకుంటాను మరియు వాటిని ఇతర పరిశోధకులు జాబితా చేసిన చిరునవ్వుల యొక్క కొన్ని ఇతర రకాలైన చిరునవ్వులతో భర్తీ చేస్తాను 1924 లో పనిచేసిన మరియు 9 రకాల చిరునవ్వులను గుర్తించిన కార్నె లాండిస్ను కూడా ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కానీ అతని పరిశోధకులు ఆరు రకాల చిరునవ్వులు మాత్రమే సానుకూల అర్థాలతో సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నారు మిగిలినవి ప్రతికూలమైనవి లేదా ముసుగు ప్రాధమిక పరిశోధకులు అర్థం చేసుకోగలిగేది ఏమిటంటే డార్విన్ తీసుకున్నారు

ముఖ్యంగా మన ముఖం మీద ఉన్న వివిధ కండరాల అనుబంధాన్ని మరియు మన చిరునవ్వుల ద్వారా ఏ రకమైన ఎమోషన్ కమ్యూనికేషన్లో ఏ రకమైన కండరాలు ఉపయోగించబడుతున్నాయి గుర్తించడానికి ప్రయత్నించారు అతను రెండు ముఖాలను పరీక్షా ఎలక్ట్రోడ్లలో ఒక ప్రయోగంగా కలిగి ఉన్నాడు మరియు అతను ప్రయోగాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు ఒక నిర్దిష్ట రోగి యొక్క ముఖం మీద తెల్లటి కొంగ యొక్క శాశ్వత స్థితి ఏర్పడింది అతను తన జీవితాంతం ఉబ్బిన బుగ్గలు మరియు అతని కళ్ళ చుట్టూ కాకి పాదాలతో గడపవలసి వచ్చింది ఈ ప్రయోగం తప్పు జరిగింది కానీ అదే సమయంలో ఇది అతని మిగిలిన పరిశోధనల యొక్క ప్రాముఖ్యతను తగ్గించదు చిరునవ్వు యొక్క మా అధ్యయనాలలో తరచుగా మాట్లాడే మరొక పరిశోధన కార్నె లాండిస్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా పండితుడిగా ఉన్నప్పుడు అతను భావోద్వేగాల యొక్క ముఖ కవళికలపై ప్రయోగాలు చేస్తున్నాడు అతను ఒక సమూహాన్ని కొంతమంది స్నేహితులు కొంతమంది క్లాస్మేట్స్ కొంతమంది యువ ఉపాధ్యాయులు అలాగే ఒక యువ బాలుడిని కలిగి ఉన్న ఒక వివిధ రకాల సమూహం మరియు విభిన్న అనుభవాలు వారికి ఇలాంటి ముఖ కవళికలను తెచ్చాయో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఈ రోజు అతని పద్ధతులను నైతికంగా పరిగణించలేము ఏది ఏమయినప్పటికీ అతని అన్వేషణలు మరింత తేలికగా సృష్టించాయి మరియు పరిశోధకులు ఈ ఫలితాలకు తిరిగి చూస్తుంటారు అతను ఈ సమూహాన్ని ఒకచోట చేర్చి కళ్ళకు కట్టినట్లు వారి ముఖాలపై గుర్తులను ఉంచాడు ఒక నిర్దిష్ట రకం ముఖ ప్రతిస్పందనలో ఏ రకమైన కండరాలు చురుకుగా ఉన్నాయో గుర్తించడానికి ప్రయత్నించాడు ఆపై అతను వివిధ రకాల ప్రయోగాలు చేయమని వారిని కోరాడు అతను ఈ ప్రజలను కొన్ని ఆసక్తికరమైన మరియు వింతైన ప్రయోగాలకు గురిచేశాడు వాటిలో కొన్ని వారి సీట్ల క్రింద పటాకులు పేల్చుట ఒక ప్రయోగంలో బ్రతికి ఉన్న కప్పలతో నిండిన బకెట్లో చేతులు పెట్టడం మరియు చివరికి అతను ఒక వ్యక్తిని చిట్టి ఎలుక లేదా ఎలుక గొంతును ఉద్దేశపూర్వకంగా కత్తిరించమని కోరాడు అయినప్పటికీ అతని తరువాతి జీవితంలో అతను ఈ ప్రయోగాన్ని పునరావృతం చేయలేదని కూడా ఇక్కడ అర్థం చేయాలి కాని 1924 లో అతను ఒక యువ పరిశోధనా పండితుడిగా పొరపాటున కనుగొన్న విషయాలు ఇప్పటికీ చర్చించబడుతున్నాయి అతను చెప్పినది నేను కోట్ చేస్తున్నాను చాలా హింసాత్మక పని సమయంలో కూడా వారిలో సర్వసాధారణమైన ప్రతిచర్య ఏడుపు లేదా కోపాన్ని వ్యక్తపరచడం కాదు అది నవ్వడం మరియు నేను కోట్ చేస్తున్నాను "ఈ ప్రయోగం జరిగినంతవరకు నేను కనుగొన్నాను ఒక చిరునవ్వు తప్ప వేరే వ్యక్తీకరణ లేదు ఇది ఛాయాచిత్రాలలో ఏదైనా పరిస్థితికి విలక్షణమైనదిగా పరిగణించబడుతుంది " మనస్తత్వవేత్తలు తరువాత కార్నీ లాండిస్ చేసిన ఈ ప్రయోగాల ద్వారా ధృవీకరించబడిన వివిధ రకాలైన చిరునవ్వుల గురించి మాట్లాడారు మరియు సూచనలను అనుసరించడానికి కొంతవరకు ఈ ప్రయోగంలో ప్రజలు ఎంత ఇష్టపూర్వకంగా విధేయత చూపించారో కూడా వారు మాట్లాడారు కానీ ఇది మన చర్చలతో సరిగ్గా సంబంధం లేదు కార్నీ లాండిస్ 19 రకాల చిరునవ్వులను గుర్తించారు అయితే సానుకూలత యొక్క వ్యక్తీకరణతో ఆరు మాత్రమే సంబంధం కలిగి ఉన్నాయని సూచించారు మిగిలినవి మనకు నొప్పిగా ఉన్నప్పుడు మనకు ఇబ్బందిగా లేదా బాధగా మొదలైనవి అనుభూతి చెందుతాయి కొన్నిసార్లు ఇది ఇతరుల ఉద్దేశ్యాల పట్ల అనుమానంతో పాటు ఇతరులకు ఇష్టపూర్వకంగా సమర్పించే భావనను కూడా ధిక్కరించడం అని అర్ధం నిజమైన చర్యలు మరియు భావాలకు నిజమైన చిరునవ్వులు బహుమతి నిజమైన భావాలను సూచించని మరికొన్ని చిరునవ్వులు ఉన్నాయి అవి ఇతరులకు సంకేతాలు ఇవ్వాలనుకునే భావోద్వేగాన్ని సూచిస్తాయి ఒక కృత్రిమ చిరునవ్వు ప్లాస్టిక్ చిరునవ్వు లేదా సింథటిక్ చిరునవ్వు సహాయంతో మేము ఒక ప్రత్యేకమైన భావోద్వేగాన్ని మా ఇంటరాక్టివ్కు అందించాలనుకుంటున్నాము మరియు ఈ చిరునవ్వు యొక్క ముసుగును ఉపయోగించి మన భావోద్వేగాల యొక్క ప్రతికూలతను దాచాలనుకుంటున్నాము కాబట్టి కొన్ని చిరునవ్వులు ఒక నిర్దిష్ట పరిస్థితిలో మనం బెదిరింపులకు గురికావడం లేదు మనం సహకారంతో ఉన్నాము ఒక పరిస్థితిలో ఏ విధమైన బాధించుటను మేము కోరుకోవడం లేదు కానీ అదే సమయంలో చిరునవ్వును సూచించడానికి కూడా ఉపయోగించవచ్చు "ఏదైనా పరస్పర చర్యలో నేను మీకన్నా మంచివాడిని" కాబట్టి చాలా మర్యాదపూర్వక హావభావాలుగా ఉపయోగించబడుతున్నాయి ఇవి మేము నియమాలను పాటిస్తున్నామని లేదా వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కించపరచాలని మేము కోరుకోము అదే సమయంలో చిరునవ్వులను ఇతర వ్యక్తులను మన నిజమైన భావాలను అర్థం చేసుకోకుండా దృష్టి మరల్చడం వంటి ప్రభావవంతమైన మార్గంలో కూడా ఉపయోగించవచ్చు వివిధ రకాలైన చిరునవ్వులను అర్థం చేసుకోవడానికి ముందు నిజమైన మరియు నకిలీ చిరునవ్వు మధ్య తేడాను ఎలా గుర్తించాలో మనం అర్థం చేసుకోవాలి నిజమైన చిరునవ్వులు ఎల్లప్పుడూ సానుకూల భావోద్వేగాన్ని సూచిస్తాయి నకిలీ చిరునవ్వులలో ఇది ఉండదు వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా ముఖ్యం ఎందుకంటే చిరునవ్వుకు మన ప్రతిస్పందన తరచుగా ఇతర వ్యక్తులతో మన మొదటి పరస్పర చర్యలను ప్రభావితం చేస్తుంది ఇది సమక్షంలో మనకు సౌకర్యంగా ఉంటుంది ఇది ఒక నిర్దిష్ట సమక్షంలో జాగ్రత్తగా ఉండటానికి మనల్ని చేస్తుంది సాధారణంగా పూర్తిస్థాయిలో చిరునవ్వు నిజమైనదని కళ్ళు కూడా జీవించే పూర్తిస్థాయిలో చిరునవ్వు బహుశా ఇతర వ్యక్తులతో మన పరస్పర చర్య యొక్క అత్యంత అంటువ్యాధి అంశం పూర్తిస్థాయిలో చిరునవ్వుతో ఒక వ్యక్తి తల కొంచెం ముందుకు వెళుతుంటే ఆ వ్యక్తి వినయంగా భావిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది మరోవైపు ఒక వ్యక్తి బహిరంగంగా మరియు విశాలంగా నవ్వుతూ ఉంటే మరియు తల వెనుకకు వంగి ఉంటే ఆ వ్యక్తి సంతోషించడమే కాదు ఇచ్చిన పరిస్థితిలో వ్యక్తి తనను తాను గర్విస్తాడు ఉదాహరణకు మేము ఒక విద్యార్థిని 'ఓహ్ మీ పరీక్ష ఎలా ఉంది' అని అడగవచ్చు ఈ విద్యార్థి బాగా పరీక్ష రాశాడు మరియు 'ఓహ్ ఇది మంచిది' అని చెబుతారు తల వంచడానిని చూడండి మరోవైపు అదే వ్యక్తి చెప్పగలను ఓహ్ ఇది మంచిది కాబట్టి ఆనందం మొత్తం ఒకటేనని మీరు కనుగొంటారు కాని ఇతర అనుబంధాలు కూడా ఒక నిర్దిష్ట రకం తల వంచడం యొక్క అనుబంధంతో కమ్యూనికేట్ చేయబడతాయి నిజమైన భావోద్వేగాన్ని దాచడానికి ఒక ముసుగు మనకు మరియు ఇతర వ్యక్తుల మధ్య ఒక అవరోధంగా సృష్టించడానికి ఒక నకిలీ చిరునవ్వు అదే విధంగా ఉపయోగించబడుతుంది మరియు రెండింటినీ స్వతంత్రంగా గుర్తించడానికి కొన్ని విభిన్న తేడాలు ఉన్నాయి నిజమైన చిరునవ్వుల విషయంలో ప్రజలు కళ్ళు మరియు నోటితో నవ్వుతారు ఇది వ్యక్తి యొక్క కళ్ళు కూడా నవ్వుతున్నాయని మేము చెప్పే చిరునవ్వు మరియు నకిలీ చిరునవ్వులలో ఈ చిరునవ్వు నోటి సహాయంతో మాత్రమే ఇవ్వబడుతుంది అదేవిధంగా మీరు వ్యత్యాసాన్ని గమనించగలిగితే అప్పుడు నిజమైన చిరునవ్వులు ముఖం యొక్క రెండు వైపులా ఎక్కువ సుష్టంగా ఉంటాయి మరియు చాలా క్రమంగా ప్రారంభమవుతాయి మరియు ముఖ్యంగా నకిలీ చిరునవ్వుల కంటే చాలా క్రమంగా ఆఫ్సెట్ అవుతాయి వ్యత్యాసాన్ని చెప్పడానికి ఒక సరళమైన మార్గం ఏమిటంటే ఒక వ్యక్తి ముఖంలో చిరునవ్వు విధి ఎలా ఉంటుందో చూడటం అది త్వరగా ముగుస్తుందా లేదా ఆలస్యమవుతుందా దీర్ఘకాలిక చిరునవ్వు సానుకూలమైన మరియు నిజమైన చిరునవ్వుతో ముడిపడి ఉంటుంది మరోవైపు నకిలీ చిరునవ్వు సాధారణంగా ఒక వ్యక్తి తీసుకుంటుంది ఒక వ్యక్తి నిజమైన భావోద్వేగ స్థితిని దాచడానికి ఉపయోగిస్తారు ఫ్రెంచ్ శరీర నిర్మాణ శాస్త్రవేత్త డుచెన్ డి బౌలోగ్నే చేత మద్దతు ఇవ్వబడింది మరియు మరింత బలపడింది నిజమైన మరియు నకిలీ చిరునవ్వుల మధ్య వ్యత్యాసాన్ని వారు మరింత వివరించారు గొప్ప ఫ్రెంచ్ శరీర నిర్మాణ శాస్త్రవేత్త యొక్క పనిని పురస్కరించుకుని డుచెన్ స్మైల్స్ అని పిలువబడే నిజమైన చిరునవ్వులలో కండరాలు చెంపను పైకి ఎత్తి చర్మాన్ని కళ్ళ వైపుకు నెట్టి కళ్ళు ఇరుకైనవి అని వారు చెప్పారు మరియు కళ్ళ బయటి మూలల్లో కాకి అడుగులు ముడతలు పడతాయి అనేక దశాబ్దాలుగా కాకి యొక్క పాదాల ఉనికి మన కళ్ళ చుట్టూ తేలికపాటి ముడతలు నిజమైన చిరునవ్వుల సూచికగా పరిగణించబడుతున్నాయి అయితే తరువాత ప్రతిఒక్కరికీ ఒకే రకమైన ముడతలు ఉండటం అవసరం లేదని కనుగొనబడింది కొన్ని ముఖాల్లో కాకి అడుగులు అస్సలు ఉండకపోవచ్చు మరోవైపు తప్పుడు లేదా ప్లాస్టిక్ చిరునవ్వులలో కండరాలు పెదాలను వాలుగా పైకి మరియు వెనుకకు లాగడం నాసికా రంధ్రం నుండి పెదాల మూలల వరకు నడిచే గుంతలను లోతుగా చేస్తుంది ఈ ప్రత్యేక వీడియోలో కొంతమంది అధ్యక్ష అభ్యర్థుల చిరునవ్వుల యొక్క వివరణాత్మక విశ్లేషణ జరిగిందని మేము కనుగొన్నాము రాజకీయ నమ్మక వ్యవస్థలపై వ్యాఖ్యానించకుండా నేను ఈ వీడియోను నిజమైన మరియు నకిలీ చిరునవ్వులకు ఉదాహరణగా ఉపయోగించటానికి ప్రయత్నించాను బాడీ లాంగ్వేజ్ నిపుణురాలు తాన్య రేమండ్ ఎప్పుడూ నిజమైనవాడు ఇది నిజమైన చిరునవ్వు అతను బుగ్గలు పైకి లేచినట్లు మీరు చెప్పగలరు కాని అతను పూర్తిగా సంతోషంగా ఉన్నప్పుడు అది అంత పెద్దది కాదు కానీ ఆమె అభిప్రాయం ప్రకారం హిల్లరీ నవ్వినప్పుడు ఆమె నిజంగా ఆలోచిస్తున్న చోట కొన్నిసార్లు కప్పిపుచ్చుకుంటుంది హిల్లరీ క్లింటన్కు నవ్వుతో సమస్య ఉంది ఆమె కేవలం ముసుగు నవ్విస్తుంది ఏ భావోద్వేగం అయినా మీరు చూడకూడదని ఆమె కోరుకుంటుంది దీన్ని సామాజిక చిరునవ్వు అంటారు కళ్ళ చుట్టూ ఎక్కువ కదలిక లేదు మరియు పెదవులు నిజంగా ఎత్తులో ఉన్నాయి క్రాస్ ఉన్నాయి కానీ పైకి లేవలేదు మరియు టెడ్ క్రజ్ అతని చిరునవ్వుపై కొంత పని కూడా ఉంది అతను నవ్వినప్పుడు మొదటి అభిప్రాయం ఏమిటంటే ఒక స్నీర్ లేదా నవ్వు ఆపై ఏమి జరుగుతుంది మనం అతనిని వ్యంగ్యంగా భావిస్తాము కాబట్టి నేను ఈ సమయంలో నా చర్చను ముగించాను మా తదుపరి మాడ్యూల్లో మనం కొన్ని ఇతర రకాల చిరునవ్వులను పరిశీలిస్తాము సాంస్కృతిక వ్యత్యాసాలు మన చిరునవ్వులను గుర్తించే విధానంలో కూడా ఉన్నాయి ధన్యవాదాలు